పునఃస్వాగతం తక్కువ శక్తి రూపకల్పన కోసం వివిధ పద్ధతులపై మన చర్చను కొనసాగిద్దాం గేట్ల స్థాయిలో లేదా RTL స్థాయి రూపకల్పనలో ఉపయోగించగల కొన్ని పద్ధతులు లేదా టెక్నిక్స్ ను మనము చూశాము మనము కొన్ని నిర్మాణాలను కూడా చూస్తాము ఆపై మనం ఉపయోగించగల ఉన్నత స్థాయి పద్ధతులను చూస్తాము మనము ప్రాథమికంగా చివరి రోజు మాట్లాడుతున్న దాని గురించి మన చర్చను కొనసాగిస్తాము మరియు డిజైన్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి మనము వర్తింపచేసే లేదా ఉపయోగించగల కొన్ని ఇతర పద్ధతులను పరిశీలిస్తాము మనము ఇతర తక్కువ శక్తి రూపకల్పన పద్ధతులను చర్చిస్తాము మనము ఇక్కడ కొన్ని నిర్మాణ స్థాయి విధానాలను పరిశీలిస్తాము చూడండి ఆర్కిటెక్చర్ స్థాయి విధానం అంటే మనకు గేట్లు మరియు ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్న వివరాల స్థాయిని చూడటం లేదు మనము కొంచెం ఎక్కువ స్థాయిని చూస్తున్నాము రిజిస్టర్ బదిలీ స్థాయిలో ఉండవచ్చు మనకు మల్టిప్లైయర్స్ యాడర్స్ ఉన్నాయి మనకు పైప్లైన్ ఉంది మనము ప్రపంచ స్థాయిలో ఆలోచిస్తున్నాము మనము గేట్ల స్థాయిని చూడటం లేదు ఇటువంటి అనేక నిర్మాణ స్థాయి విధానాలు ప్రతిపాదించబడ్డాయి అయితే వివిధ వ్యక్తులు మరియు దాని వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచనను వివరించే కొన్ని పద్ధతులు ఉన్నాయి శక్తిని తగ్గించడానికి ఈ పద్ధతులను మళ్లీ ఉపయోగించవచ్చు కొందరు పార్లలిజం పైప్లైనింగ్ రిటైమింగ్ మరియు బస్ సెగ్మెంటేషన్ లను ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ పద్ధతులకు చాలా అదనపు హార్డ్వేర్ అవసరమని మీరు చూస్తారు మీరు విస్తీర్ణం పరంగా లేదా గేట్లు లేదా ట్రాన్సిస్టర్ల సంఖ్య పరంగా ఖర్చును పెంచుతున్నారు ఈ రోజుల్లో నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది చాలా ఆమోదయోగ్యమైనది శక్తిని తగ్గించడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది విద్యుత్ తగ్గింపు కొన్నిసార్లు ప్రాధమిక విషయంగా పరిగణించబడుతుంది ఆ తర్వాత మాత్రమే పనితీరు మరియు విషయాలు వంటి ఇతర లక్షణాలు వస్తాయి ఎందుకంటే మీరు అకస్మాత్తుగా మార్కెట్కి వెళ్లి ఎవరైనా ల్యాప్టాప్ అమ్ముతున్నారని మరియు మీరు ఛార్జ్ చేసిన తర్వాత 15 గంటల బ్యాటరీ ఉంటుందని చెబితే మీరు చాలా ఆకర్షింపబడతారు ఇతర లక్షణాలు మీకు ద్వితీయమవుతాయి అది కొంతకాలం అయినా కావచ్చు ఈ పద్ధతులను చూద్దాం అవి ఏమిటి సమాంతరతను ఉపయోగించి ఇవి చాలా తాత్కాలిక విధానాలు నేను ఈ భావనను వివిధ సాధారణ ఉదాహరణల సహాయంతో వివరిస్తాను ఒక గుణకాన్ని తీసుకుందాం చూడండి ఆలోచన చాలా సులభం ఒక ప్రాసెసర్లో నాకు గుణకం ఉందని అనుకుందాం గుణకం స్పష్టంగా 2 సంఖ్యలను గుణించాలి మరియు కావాల్సిన త్రుపుట్ యొక్క అవసరం నాకు ఉంది కొన్ని నిర్దిష్ట n సంఖ్యల గుణకారం T సమయంలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను నా అవసరం ఇదే నేను ఒక DSP ప్రాసెసర్ను నిర్మిస్తున్నాను అనుకుందాం ఇది నిజ సమయంలో వచ్చే కొన్ని సిగ్నల్లపై కొంత ఆపరేషన్ను లెక్కించాలని అనుకుందాం ఇమేజ్ ఆడియోలు కొన్ని రకాల సిగ్నల్స్ యూనిట్ సమయానికి లేదా ఒక సమయం లోపు గుణకారం ఆపరేషన్ల సంఖ్య ఏ రకమైనది లేదా ఎంత అవసరమో నాకు తెలుసు ఆలస్యం నాకు తెలుసు ఇప్పుడు నేను అనేక డిజైన్ ప్రత్యామ్నాయాలను అన్వేషించగలను నాకు తగినంత వేగంగా గుణకం ఉందని నేను చెప్పగలను ఇది ఆశించిన తృపుట్ ను కొనసాగించగలదు ఈ వేగవంతమైన గుణకం కొంత పౌన పున్యంతో పనిచేస్తోంది ఇది f లేదా f రిఫరెన్స్ అని అనుకుందాం ఇప్పుడు మనం ఇలా ఏదైనా చేద్దాం గుణకాన్ని ప్రతిబింబిద్దాం ఆలోచనను పెంచడం గురించి మీరు అంతగా ఆందోళన చెందరు ఎందుకంటే ఈ రోజుల్లో మనం చిప్లో ఎక్కువ హార్డ్వేర్ను ఉంచవచ్చు అది ఈ రోజుల్లో చాలా సులభం ఒకదానికి బదులుగా 2 మల్టిప్లైయర్లను ఉపయోగిద్దాం మరియు 2 మల్టిప్లైయర్ల మధ్య మన భారాన్ని పంచుదాం మరియు మనం ఏమి చేస్తున్నాం మనము ఫ్రీక్వెన్సీని సగానికి తగ్గిస్తున్నాము ఇంతకుముందు మనము టైమ్ డెల్టాలో ప్రతి గుణకారం నిర్వహిస్తున్నామని అనుకుందాం ఇప్పుడు ఈ గుణకాలు ప్రతి ఒక్కటి టైమ్ డెల్టాలో బై 2 లో గుణకారం చేస్తాయి కాని 2 గుణకాలు ఉన్నందున మొత్తం తృపుట్ ఇప్పటికి డెల్టా ఉంటుంది ఎందుకంటే ఈ డెల్టా సమయంలో మీరు 2 గుణకాలు పూర్తి చేస్తున్నారు కానీ మీరు ఫ్రీక్వెన్సీని సగానికి తగ్గిస్తున్నందున శక్తి యొక్క ప్రభావం చాలా ముఖ్యమైనది మొత్తం విద్యుత్ వెదజల్లడం తగ్గుతుంది ఇది ఆలోచన మనం ప్రస్తావించినవన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి నేను ప్రస్తావించినట్లు ఈ సగం బదులుగా ఫ్రీక్వెన్సీ f ref వద్ద నడుస్తున్న ఒక గుణకానికి బదులుగా మనము 2 మల్టిప్లైయర్లను ఉపయోగిస్తాము కాబట్టి రేప్లికేట్ చేసాము మరియు అవి సగం గడియార పౌనపున్యంలో నడుస్తాయి మొత్తం తృపుట్ సహజంగానే అదే విధంగా ఉంది మరియు అవుట్పుట్ వైపు ఒక మల్టీప్లెక్సర్ ఉంటుంది అది 2 మల్టిప్లైయర్స్ నుండి ప్రత్యామ్నాయంగా అవుట్పుట్ను తీసుకుంటుంది మరియు ఫ్రీక్వెన్సీ f ref వద్ద ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది ఇది ఇలాంటిది ఇది నా అసలు రూపకల్పన ఇక్కడ మనకు 16 బై 16 గుణకం ఉంది 2 సంఖ్యలు A మరియు B వస్తున్నాయి రిజిస్టర్లలోకి లోడ్ అవుతున్నాయని అనుకుందాం అవి f ref యొక్క ఫ్రీక్వెన్సీతో క్లాక్ చేయబడ్డాయి ఫలితాలు సమయానికి 1 ప్రాడక్టు ని సృష్టించాయి 1 బై f ref కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మనము 2 మల్టిప్లైయర్లను మళ్ళీ రిజిస్టర్లతో వేరుచేస్తాము మరియు అవి గడియారంతో క్లాక్ చేయబడతాయి దీని ఫ్రీక్వెన్సీ సగం వాటిలో ఒకటి మనం గడియారం యొక్క ఎడ్జ్ లీడింగ్ ఎడ్జ్ ద్వారా లోడ్ చేస్తున్నాము మరియు మరొకటి గడియారం యొక్క పడిపోయే ఎడ్జ్ ద్వారా సక్రియం చేస్తున్నాం మనము ప్రతి గడియారానికి 2 సెట్ల డేటాను సరఫరా చేస్తున్నాము వాటిలో ఒకటి ఇక్కడ ఫీడ్ చేస్తున్నాం మరొకటి ఇక్కడ ఫీడ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ 2 మల్టిప్లైయర్లు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాయి డేటా f ref బై 2 తో వస్తుంది ఇన్పుట్ డేటా పరివర్తనాలు కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉత్పన్నాల సంఖ్య కూడా నెమ్మదిగా ఉంటుంది అదేవిధంగా ప్రాడక్టులు ఉత్పత్తి అవుతాయి మళ్ళీ అవుట్పుట్ వైపు మీరు ప్రాడక్టులను ఒక లీడింగ్ ఎడ్జ్ వద్ద ఒకటి పడిపోయే ఎడ్జ్ వద్ద దీని నుండి ఒకటి దీని నుండి ఒకటి తీసుకుంటున్నారు తుది అవుట్పుట్కు సంబంధించి సర్క్యూట్ యొక్క తృపుట్ అదే విధంగా ఉంటుంది కానీ వ్యక్తిగత మల్టిప్లైయర్లకు సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో పరివర్తనాలు ఉన్నాయి మరియు సగటున విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది ఈ విధానంలో ఇది ప్రాథమిక ఆలోచన రెండవ భావన పైప్లైనింగ్ ను కలిగి ఉంది ప్రాథమిక భావనలను మరచిపోయిన వారికి పైప్లైనింగ్ భావనను గుర్తుకు తెస్తాను లేదా సమీక్షిస్తాను నేను దీనిని వివరించే ముందు మొదట పైప్లైనింగ్ యొక్క ప్రాథమిక భావనను వివరిస్తున్నాను నేను కొంత గణన చేయాల్సి ఉందని అది టి సమయం తీసుకుంటుందని అనుకుందాం నాకు ఇన్పుట్ డేటా సమితి ఉంది నేను వాటిని ఒక్కొక్కటిగా I1 I2 I3 లను వర్తింపజేస్తాను మరియు నేను O1 O2 O3 అవుట్పుట్లను పొందుతాను ఇన్పుట్ల సంఖ్య n ఉంటే మొత్తం సమయం n ముల్టీప్లైయిడ్ బై టి అవుతుంది పైప్లైనింగ్ భావన నేను ఈ గణన టిని అనేక భాగాలుగా విభజిస్తున్నానని చెప్తుంది సమయం కు సంబంధించి అవన్నీ సమాన పరిమాణంలో ఉన్నాయని అనుకుందాం అంటే అవి సమాన సమయాలు తీసుకుంటాయి K సంఖ్య దశలు ఉన్నాయని అనుకుందాం నేను వాటిని T1 T2 T3 Tk గా విభజిస్తున్నాను మరియు పైప్లైనింగ్ కోసం మనకు వీటి మధ్య కొన్ని రిజిస్టర్డ్ దశలు అవసరం డేటా ఒక చివరలో ఇవ్వబడుతుంది అవి ఇలా ఉంటాయి ఇప్పుడు ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ఈ ఇన్పుట్ I1 వచ్చినప్పుడు మొదట I1 T1 లోకి వస్తుంది అది ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ కొంతకాలం తర్వాత T1 పూర్తవుతుంది కాబట్టి ఈ I1 ఫలితం T2 కి వెళ్తుంది ఇప్పుడు T1 I2 తో ప్రారంభించవచ్చు తరువాత తదుపరి దశ I1 T3 కి వెళుతుంది అప్పుడు I2 ఇక్కడకు వస్తుంది మరియు I3 ఇక్కడకు వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఓవర్లాప్డ్ ఎగ్జిక్యూషన్ ను పొందవచ్చు n పెద్దగా ఉన్నప్పుడు మనం వేగాన్ని పెంచుకోవచ్చు ఇది దశల సంఖ్యకు సమానమైన k కి సమానం పైప్లైనింగ్ను ఉపయోగించడం ద్వారా మనం వేగవంతం చేయవచ్చు యూనిట్ సమయానికి ఎక్కువ గణన చేయవచ్చు కానీ ఇక్కడ మనం విద్యుత్ వినియోగానికి సంబంధించి మాట్లాడుతున్నాం ఇలాంటి దృష్టాంతాన్ని ఊహించుకుందాం మన గడువును తీర్చడానికి సరిపోయే సర్క్యూట్ బ్లాక్ ఉంది దాన్ని వేగంగా చేయడానికి మనము ఇష్టపడము ఇప్పుడు మనము దానిని పైప్లైన్లో 2 భాగాలుగా లేదా సాధారణంగా k భాగాలుగా విచ్ఛిన్నం చేద్దాం మనము దానిని పైప్లైన్లో తయారు చేస్తాము మనము దానిని పైప్లైన్లో చేస్తే అది వేగంగా నడుస్తుంది కాని వేగంగా నడపాల్సిన అవసరం మనకు లేదు ఇప్పుడు మీరు ఏమి చేస్తారు మనము పైప్లైన్ను తయారుచేస్తాము సరే కానీ మీరు పైప్లైన్ను చాలా నెమ్మదిగా పౌనపున్యంలో నడుపుతారు అంటే నా మొత్తం త్రూపుట్ అసలు మాదిరిగానే ఉంటుంది కానీ నా సగటు విద్యుత్ వినియోగం తీవ్రంగా తగ్గుతుంది ఇది ప్రాథమికమైన ఆలోచన మీరు గణనను సరళమైన ఉప గణనగా విభజించినట్లే ఇక్కడ మీరు పైప్లైన్ దశలను సరళంగా చేస్తున్నారని మీరు చెబుతున్నారు మరియు ఈ దశల్లో ప్రతి ఒక్కటి మనం ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు లేదా వోల్టేజ్ విద్యుత్ సరఫరా వోల్టేజ్ను తగ్గించవచ్చు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి విద్యుత్ సరఫరా వోల్టేజ్ తగ్గింపు కూడా చాలా ముఖ్యమైన మార్గం డైనమిక్ శక్తి వోల్టేజ్ యొక్క స్క్వేర్ కి అనులోమానుపాతంలో ఉంటుందని గుర్తుచేసుకోండి విద్యుత్ సరఫరా వోల్టేజ్ను తగ్గించడానికి కొంచెం నెమ్మదిగా చేయడానికి మరియు విద్యుత్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించడానికి మీరు వివిధ పైప్లైన్ దశలను ఉపయోగించవచ్చు ఒక నిర్దిష్ట కేస్ స్టడీ కోసం ప్రస్తుతానికి మీరు గణాంకాలను విస్మరిస్తారు అసలు వోల్టేజ్కు సంబంధించి వోల్టేజ్ను 2 సమాన భాగాలుగా విభజించినప్పుడు అది 1 83 రెట్లు తగ్గింది అది ఇలా ఉంటుంది ఒక గుణకం ఉంది మనము గుణకాన్ని 2 భాగాలుగా 2 దశల పైప్లైన్లో మొదటి సగం మరియు రెండవ సగంగా విభజిస్తాము మరియు మనం ఏమి చేయాలి మనము పైప్లైన్ను అదే పౌనపున్యంలో నడుపుతున్నాము కాని వోల్టేజ్ మొదట్లో Vref ఇప్పుడు అది Vref బై 1 83 గా మారింది ఈ కొత్త పైప్లైన్ కు కొత్త డిజైన్ కోసం మీరు విద్యుత్ వినియోగాన్ని లెక్కించినట్లయితే విద్యుత్ వినియోగం అసలు విద్యుత్ వినియోగంలో 36 శాతం ఉంటుంది ఎందుకంటే ఇది వోల్టేజ్ యొక్క స్క్వేర్ వోల్టేజ్ యొక్క స్క్వేర్ కి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు మీరు ఈ వోల్టేజ్ను తగ్గిస్తున్నారు ఇది అవసరమైన ఆలోచన సరియైనది మనము ఒక పైప్లైన్లో ఒక గణనను చిన్న ఉప గణనగా విభజిస్తున్నాము మరియు మొత్తం విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఈ దశల విద్యుత్ సరఫరా వోల్టేజ్ను మనము తగ్గిస్తున్నాము రిటైమింగ్ అనేది మనం ఇంతకుముందు మాట్లాడిన విషయం కానీ డిజైన్ యొక్క పనితీరును మెరుగుపరచడం గురుంచి మాట్లాడటానికి ముందుగానే రిటైమింగ్ ఉపయోగించాము కాని ఇప్పుడు ఇక్కడ విద్యుత్ వెదజల్లే పనితీరును మెరుగుపరచడం కోసం రిటైమింగ్ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ మనం పైప్లైన్ డిజైన్ కోసం రిటైమింగ్ చూస్తాం మరియు ఫ్లిప్ ఫ్లాప్లతో గేట్ లెవల్ డిజైన్ కోసం రిటైమ్ చేయడం చూద్దాం మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ చూడండి మీరు ఇలాంటి పైప్లైన్ను చూడండి 2 రిజిస్టర్లు ఉన్నాయి మధ్యలో కొన్ని కాంబినేషన్ సర్క్యూట్లు 6 నానో సెకన్లు మరియు 2 నానో సెకన్ల ఆలస్యం తో ఉన్నాయి మొత్తం 8 మరియు ఇక్కడ ఇది 4 ఈ పైప్లైన్లో గడియార పౌనపున్యం ఆ కాల వ్యవధి కనీసం 8 నానో సెకన్లు ఉండేలా ఉండాలి ప్లస్ ఈ రిజిస్టర్ ఆలస్యం సెటప్ మరియు హోల్డ్ టైమ్స్ ఆ విషయాలన్నీ ఉంటాయి మీరు ఇక్కడ చూపిన విధంగా C2 ను ఇక్కడకు మార్చవచ్చు లేదా తరలించగలిగితే ఇప్పుడు మీ పైప్లైన్ 6 నానో సెకను మరియు 6 నానో సెకన్లు సమతుల్యమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ మన లక్ష్యం పైపు లైన్ వేగంగా పని చేయడమే కాదు నా టైమింగ్ అవసరాన్ని తీర్చడానికి సరిపోయేలా ఇప్పటికే నాకు ఇలాంటి డిజైన్ ఉందని అనుకుందాం ఇప్పుడు మనము మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నాము కానీ ఈ 8 నానోసెకండ్ లు మనకు సరిపోతుంది కానీ ఇప్పుడు మీరు 6 నానోసెకన్లతో పని చేయగల సినారియో ఉంది కానీ ఇప్పుడు నేను ఏమి చేయగలను నేను మళ్ళీ ఈ బ్లాకులలో విద్యుత్ సరఫరా వోల్టేజ్లను తగ్గించగలను తద్వారా నేను ఈ బ్లాకులను కొంచెం నెమ్మదిగా చేస్తాను తద్వారా మళ్ళీ 8 నానోసెకన్ల సమయాన్ని సాధించగలను ఇది నేను నా పైప్లైన్ను మరింత సమర్థవంతంగా చేయడానికి రిటైమింగ్ ను ఉపయోగించే ప్రాథమిక ఆలోచన కానీ నాకు సరిపోయే అసలు సమయ అవసరాన్ని పునరుద్ధరించడానికి లేదా నిలుపుకోవటానికి విద్యుత్ సరఫరాను తగ్గించడం ద్వారా బ్లాక్లను నెమ్మదిగా చేస్తాను మరియు నేను దీన్ని చేస్తే శక్తి కూడా తగ్గిపోతుంది ఇది ఆలోచన గేట్ స్థాయి రూపకల్పనకు నేను మరొక ఉదాహరణ చూపిస్తున్నాను ఇక్కడ నాకు కొన్ని గేట్లు కొన్ని ఇన్పుట్ ఫ్లిప్ ఫ్లాప్స్ మరియు అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ వంటి గేట్ స్థాయి డిజైన్ ఉందని అనుకుందాం మధ్యలో 4 గేట్ జాప్యాలు ఉన్నాయి నేను ఏమి చేస్తాను ఈ 2 ఫ్లిప్ ఫ్లాప్లను పరిగణించండి ఫ్లిప్ ఫ్లాప్ల మీదుగా కదిలి ఇక్కడ ఉంచండి ఇప్పుడు ఆలస్యం ఏకరీతిగా 2 మరియు 2 అవుతుంది ప్రారంభంలో గడియార సైకిల్ 4 గేట్ల ఆలస్యం కానీ ఇప్పుడు గడియార సైకిల్ 2 గేట్ ల ఆలస్యం ఇప్పుడు అదే విషయం గడియారాన్ని వేగంగా తయారు చేయవచ్చు కానీ ఈ సర్క్యూట్లను సరఫరా వోల్టేజ్ తగ్గించడం ద్వారా నెమ్మదిగా చేయవచ్చు మీరు ఉపయోగించగల అనేక విధానాలు ఉన్నాయి ఎందుకంటే మీరు గమనించే విషయం ఏమిటంటే శక్తి వెదజల్లడం ముఖ్యంగా డైనమిక్ శక్తి వెదజల్లడం వోల్టేజ్ స్క్వేర్ కి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఇది పౌనపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది మీరు ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే మీరు వోల్టేజ్ను తగ్గిస్తే ఈ తగ్గుదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది దాని స్క్వేర్ కి నిష్పత్తిలో ఉంటుంది ఆలోచన ఏమిటంటే మీరు ఫ్రీక్వెన్సీని పెంచుతారు ఫ్రీక్వెన్సీని పెంచడం శక్తిని పెంచుతుందని భావిస్తున్నారు కానీ అదే సమయంలో మీరు వోల్టేజ్ను తగ్గిస్తారు వోల్టేజ్ తగ్గడం శక్తిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మొత్తంగా మీ డైనమిక్ శక్తి వెదజల్లడం తగ్గుతుంది ఇది ప్రాథమిక ఆలోచన ఇక్కడ మనం మాట్లాడే చివరి పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది బస్సుకు సంబంధించినది మనము బస్సును సెగ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము బస్సు అంటే ఏమిటో మనం చూద్దాం అనేక డిజైన్లలో ప్రత్యేకించి చాలా ఫంక్షనల్ బ్లాక్స్ ఉన్న ప్రాసెసర్ వంటి సంక్లిష్టమైన డిజైన్ లలో అవి తమలో తాము సంభాషించుకోవాలని అనుకుంటాయి మనము ఒక బస్సును నిర్వచిద్దాము సాధారణంగా పంచుకునే లైన్ ల సమితి దీని ద్వారా బహుళ బ్లాక్లు తమలో తాము సంభాషించగలవు ఇప్పుడు ఒక CPU లో మీకు ప్రాసెసర్లో తెలిసి ఉండవచ్చు రిజిస్టర్లు మరియు ALU ల మధ్య ALU లు మరియు మెమరీ మధ్య ఇంకా వేరే వాటి మధ్య 1 లేదా అంతకంటే ఎక్కువ బస్సులు ఉండవచ్చు బస్సులు అనేక ఫంక్షనల్ యూనిట్లకు అనుసంధానించబడి ఉంటాయి మరియు అవి కమ్యూనికేట్ చేయగలవు ఇప్పుడు ఈ విధానంలో మనం చెబుతున్నది ఏమిటంటే మనము బస్సులను చూస్తున్నాము బస్సును గమనించండి మరియు బస్సును సరళమైన బస్సుల సమూహంగా విభజించగలమా లేదా అని చూద్దాం ఇది ప్రాథమిక ఆలోచన మీరు దీన్ని చేయగలిగితే దీనిని బస్ సెగ్మెంటేషన్ అంటారు ఇక్కడ సాధ్యమైనంతవరకు వనరుల భాగస్వామ్యాన్ని నివారించడానికి మనము ప్రయత్నిస్తున్నాము నేను దీనిని వివరిస్తాను ఫ్యాన్ అవుట్ తగ్గడం వల్ల ఇది తక్కువ స్విచ్డ్ కెపాసిటెన్స్కు దారి తీస్తుంది నేను దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తాను మనము తీసుకున్న ఉదాహరణలో మనము 2 ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాము మొదటి ప్రత్యామ్నాయం మనకు ఒకే షేర్డ్ బస్సు ఉంది అది అన్ని మాడ్యూళ్ళకు అనుసంధానించబడి ఉంటుంది ఇది ఎక్కువ బస్సు కెపాసిటెన్స్కు దారి తీస్తుంది ఎందుకంటే ప్రతి మాడ్యూళ్ళకు డ్రైవర్ మరియు రిసీవర్ ఉంటాయి మరియు ఒకే బస్సు ఉన్నందున బస్సు యొక్క పొడవు కూడా చాలా పొడవుగా ఉంటుంది దీని ఫలితంగా ఎక్కువ పారాసిటిక్ కెపాసిటెన్స్ వస్తుంది రెండవ ప్రత్యామ్నాయం మీరు ఈ బస్సును 2 చిన్న బస్సులుగా విభజించండి కావున బస్ కెపాసిటెన్స్ తగ్గుతుంది మరియు తక్కువ సంఖ్యలో డ్రైవర్లు మరియు రిసీవర్లు 1 బస్సును పంచుకుంటాయి ఒక ఉదాహరణ సహాయంతో దీనిని వివరిస్తాను ఈ సినారియో ను తీసుకోండి మొదటి సందర్భంలో ఈ ఘన రేఖ ద్వారా సూచించబడిన బస్సు ఉంది బస్సును పంచుకుంటున్న 8 మాడ్యూల్స్ ఉన్నాయి డ్రైవర్లు మరియు రిసీవర్లు ఉన్నాయి అన్ని మాడ్యూళ్ళతో పంపే మరియు స్వీకరించే డ్రైవర్లు మరియు బఫర్లు ఉన్నాయి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ ఈ మాడ్యూల్కు కొంత డేటాను పంపాలనుకుంటుంది అనుకుందాం అప్పుడు ఈ డ్రైవర్ ఆక్టివేట్ చేయబడుతుంది మరియు ఈ రిసీవర్ ఎనేబుల్ చేయబడుతుంది కాబట్టి ఈ బస్సును అన్ని మాడ్యూల్స్ పంచుకుంటున్నాయి ఇప్పుడు సహజంగానే బస్సు యొక్క పొడవు చాలా పొడవుగా ఉంటుంది ఎందుకంటే ఈ 8 మాడ్యూళ్ళను కనెక్ట్ చేయాలి నేను దీన్ని ఇలా చూపించినప్పటికీ వాస్తవ లేఅవుట్లో వాటిని ఒకదాని తరువాత ఒకటి సుదీర్ఘంగా ఉంచవచ్చు నిజమైన లేఅవుట్లో బ్లాక్స్ ఒకదాని క్రింద ఒకటి ఉంచబడవు ఇంకొక విషయం ఏమిటంటే మీరు ఒక నిర్దిష్ట బ్లాక్ను చూస్తే ఈ డ్రైవర్ను అనుకుందాం ఈ డ్రైవర్ యొక్క అవుట్పుట్ చాలా బఫర్లను నడుపుతోంది 1 2 3 4 5 6 7 మరియు 8 కూడా కాబట్టి ఫ్యాన్ అవుట్ 8 మరియు ఆ కారణంగా బస్సులు పొడవుగా ఉంటాయి కాబట్టి పారాసిటిక్ కెపాసిటెన్సులు సి బస్ లాగా ఉంటాయి ప్రత్యామ్నాయ రూపకల్పనలో మనం ఏమి చేస్తాము మనము చెబుతున్నది ఈ బస్సును మనము 2 బస్సులుగా విభజిస్తున్నాము మొదటి బస్సు ఈ మొదటి 4 ని మాత్రమే కలుపుతోంది రెండవ బస్సు ఈ 4 ని కలుపుతోంది అవసరమైనప్పుడు బస్సుల మధ్య కమ్యూనికేట్ చేయడానికి ఇంటర్ఫేస్ ఉంది స్పష్టంగా మనము డేటా బదిలీ అవసరాలను చూడటం ద్వారా ఈ బస్సు ను విభజన చేస్తున్నాము జరుగుతున్న చాలా డేటా బదిలీ ల కోసం మీరు వాటిని ఒకే బస్సులో ఉంచాలనుకుంటున్నారు బస్సుల మధ్య డేటా బదిలీల సంఖ్య తక్కువగా ఉంటుంది అదే ఆలోచన ఇప్పుడు మనము దీన్ని చేస్తే మొదటి విషయం ఏమిటంటే ప్రతి బస్సు యొక్క పరిమాణం లేదా పొడవు తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది తక్కువ సంఖ్యలో మాడ్యూళ్ళను అనుసంధానిస్తుంది కాబట్టి వ్యక్తిగత పారాసిటిక్ కెపాసిటెన్సులు చాలా తక్కువగా ఉంటాయి సి బస్సు కంటే తక్కువగా ఉంటాయి రెండవది ప్రతి డ్రైవర్ అంతకుముందు 8 లోడ్లు నడుపుతోంది ఫ్యానౌట్ 8 ఇప్పుడు ఫ్యానౌట్ 4 కలిగి ఉంది మరియు ఈ బస్ ఇంటర్ఫేస్ చాలా తక్కువ కాబట్టి పారాసిటిక్ కెపాసిటెన్స్ తక్కువగా ఉంటుంది సి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన సాధారణ విభజన చేయడం ద్వారా మనము పారాసిటిక్ కెపాసిటెన్స్ను మాత్రమే కాకుండా లోడ్ కెపాసిటెన్స్ని కూడా తగ్గించగలుగుతామని మీరు చూడొచ్చు తద్వారా మనము డైనమిక్ స్విచింగ్ శక్తిని చాలా వరకు తగ్గించగలుగుతాము శక్తిని తగ్గించడానికి ఇది సాధారణంగా ఉపయోగించే ప్రసిద్ధ పద్ధతుల్లో ఒకటి ఇప్పుడు శక్తిని తగ్గించడానికి అనేక నిర్మాణ స్థాయి పద్ధతులను చూశాము మన తదుపరి ఉపన్యాసంలో మనం కొన్ని అల్గోరిథమిక్ టెక్నిక్ లను చూస్తాం అల్గోరిథమిక్ టెక్నిక్ అంటే మన సర్క్యూట్ను ఇంకా డిజైన్ చేయలేదు ఇంకా మనకు ఆర్కిటెక్చర్ లేదు మనము డిజైన్ చేయాల్సి ఉంది అల్గోరిథమిక్ స్థాయిలో లేదా ప్రవర్తన స్థాయిలో కూడా మీరు అనుసరించగల పద్ధతులు చివరికి శక్తి ని తగ్గిస్తాయి అవి మన తదుపరి ఉపన్యాసంలో మనం చూస్తూ వివరించే కొన్ని విషయాలు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఆపుదాం